చివరి ఉపన్యాసంలో బయో రియాక్టర్ నుండి వచ్చే రెండు ప్రధాన ఉత్పత్తులను మనం చూశాం అవి సెల్స్ థెమ్సెల్వ్స్ లేదా సెల్స్ ఉత్పత్తి చేసే ప్రోడక్ట్స్ కావొచ్చు అని అప్పుడు మనం చెప్పాం ఈ ఉపన్యాసంలో మనం దాని గురించి మరింత మెరుగ్గా తెలుసుకుందాం ఇప్పటికేసెల్ కాన్సన్ట్రేషన్ సబ్ స్ర్టేట్ కాన్సన్ట్రేషన్ స్పెసిఫిక్ గ్రోత్ రేటు మధ్య వ్యత్యాసాన్ని తెలిపే వివిధ రకాల మోడళ్లను మనం చూశాం ముఖ్యంగా గ్రోత్ కౌనెటిక్స్కు సంబంధించిన మోడళ్లు మరియు ప్రోడక్ట్ ఫార్మేషన్ కైనెటిక్స్కు ఉపయోగించే ల్యూడెకింగ్ పైరెట్ అనే మోడల్ కూడా మనం చూశాం అలాగే ఈల్డ్ కోఎఫిషెంట్కు సంబంధించిన కొన్ని అంశాలు నిర్వహణను చూసి అక్కడ మనం గత ఉపన్యాసాన్ని ముగించాం ఈ లెక్చర్ను ఎంజైమ్లతో ప్రారంభిద్దాం సెల్స్ మరియు సెల్స్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఇవే బయో రియాక్టర్ నుంచి వచ్చే ఉత్పత్తులు కాగా వీటిని కాస్త మెరుగుపరుస్తామని మనం చెప్పాం సెల్స్ ద్వారా తయారు చేయబడ్డ ప్రొడక్ట్లు ఎవైతే ఉన్నాయో అవి ఎంజైమ్ల చర్య ఫలితంగా కూడా ఏర్పడి ఉండొచ్చు ఎంజైముల గురించి మీ అందరూ వినే ఉంటారు సాధారణంగా బయో రియాక్టర్లలో సూక్ష్మజీవులద్వారా ఉత్పత్తి అయ్యే ఎంజైమ్లు ప్రోటీన్లు పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగిస్తారు ఎందుకంటే అది ఎంజైములు మీద ప్రధాన ఆసక్తితోనే ఎంజైమ్లు A నుంచి B మార్పిడి మరియు ఇంకా ఎన్నో ఉత్పత్తులను మధ్యవర్తిత్వం చేయగలవు B అనేది A కంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగిన ఉత్పత్తి ఇక్కడ బయోరియాక్టర్ లో ఎంజైమ్ల ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ ఎంజైమ్ల ద్వారా బయో ట్రాన్స్ఫర్మేషన్ నిర్వహించబడుతోంది కానీ ఈ అంశాన్ని చూసే ముందు మనం ఎంజైముల గురించి చూద్దాం ఇవి సూక్ష్మజీవులచే ఉత్పత్తి చేయబడతాయి మరియు పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగించబడతాయి నేను ఇక్కడ కొన్ని ఏళ్లుగా ఉపయోగిస్తున్న కొన్న ఉదాహరణలు ఇచ్చాను పరిశ్రమల్లో వాడే ఎంజైముల జాబితా ఇది సబ్బుల పరిశ్రమలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు ముఖ్యంగా సబ్బుల క్లీనింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం కొసం ప్రోటీసెస్లు మరియు అమైలేసెస్ వంటి ఎంజైమ్లను వినియోగిస్తారు బేకింగ్ పరిశ్రమలో అమైలేసెస్ను ఉపయోగిస్తారు బ్రూయింగ్ పరిశ్రమలో అమైలేసెస్ గ్లూకనేసెస్ మరియు ప్రోటీసెస్లు వినియోగిస్తారు పాడి పరిశ్రమలో రెన్నిన్ లిపేసెస్ లాక్టేసెస్ పిండి పరిశ్రమలో అమైలేసెస్ గ్లూకోజ్ ఐసోమేరాస్ వంటివి ఉంటాయి మనం ఇంతకు ముందు చెప్పిన విధంగా పిండిని తర్వాత జరిగే ఫెర్మెంటేషన్ కోసం గ్లూకోజ్గా విభజించవచ్చు అమైలాసేస్లు ఆ విధంగా చేయగలవు వస్త్ర పరిశ్రమలో అమైలేసేస్ లెదర్ పరిశ్రమలో ట్రిప్సిన్ ప్రొటీసెస్లు మరియు కాక్ టెయిల్స్ ఆఫ్ ఎంజైమ్ లను ఉపయోగిస్తారు తోలు పరిశ్రమలో ఎంజైముల మిశ్రమాన్ని వాడే అవకాశం ఉంది ఫార్మాస్యూటికల్స్లో ట్రిప్సిన్ ఇవి పరిశ్రమల్లో వినియోగించే ఎంజైమ్లకు కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇంతకు ముందు పేర్కొన్నట్లుగా ఎంజైమ్లను వివిధ రకాల ఉత్పత్తులను ఏర్పరచే కారకాలుగా బయో రియాక్టర్లలో ఉపయోగించవచ్చు మరియు ఆ బయోరియాక్టర్ కు ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది ఇటువంటి బయో రియాక్టర్లను ఎంజైమ్ బయో రియాక్టర్లు అంటారు ఉదాహరణలు ఇవిగో 6 అమైనో పెనిసిల్లనిక్ యాసిడ్కు పెనిసిలిన్ అసైలేస్ లేదా పెనిసిలిన్ జీ 6 ఏపీఏ పెనిసిలిన్ జీ అనేది పెనిసిల్లిన్ అకేలేస్ ద్వారా 6 ఏపీఏగా మార్చబడుతుంది ఈ 6 ఏపీఏ విరివిగా వాడుతారు మరియు గ్లూకోజ్ ఐసోమెరేస్ అనేదానిన4ఇ స్వీట్ ఇన్వర్ట్ సుగర్ను ఉత్పత్తి చేయడానికి వినియోగిస్తారు దీనిని కూడా పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు ముఖ్యంగా ఫుడ్ పరిశ్రమ బెవరేజ్ పరిశ్రమలు ఇంతకుముందు లాగా ఎంజైమ్ రియాక్షన్కు చెందిన కైనెటిక్స్పై అవగాహన కల్గి ఉండాలి గతంలోనే మనం కైనెటిక్స్ గురించి గ్రోత్ రేటు ప్రోడక్ట్ ఫార్మేషన్ రేట్ల గురించి చూశాం ఇక్కడ మనకు కైనెటిక్స్ లేదా ఎంజైమ్ రియాక్షన్ యొక్క రేట్ల గురించి మంచి అవగాహన ఉండాలి ఇవి ఎంజైమ్ బయో రియాక్టర్ల డిజైన్ మరియు ఆపరేషన్ లో చాలా ప్రాముఖ్యత కల్గి ఉంటాయి కాబట్టి ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మనం ఎంజైమ్ కైనెటిక్స్కు ప్రాధాన్యతనిస్తాం సాధ్యమైనంత వరకు విషయాలను సరళతరం చేద్దాం ఒక ఎంజైమ్ ఏవిధంగా ప్రతిస్పందిస్తుంది లేదా ఎంజైమ్ సమక్షంలో ఉత్పత్తి ఎలా తయారు చేయబడుతుందో మనం ఇప్పుడు చూద్దాం ఎంజైమ్ ప్రక్రియకు ఏవిధంగా మధ్యవర్తిత్వం చేస్తుంది ఇది ప్రక్రియలో ఏవిధంగా నిమగ్నం కావడం జరుగుతుంది సరళతరమైన ఎంజైమ్ చర్యల కొరకు విస్త్రృతంగా ఆమోదించే సరళమైన విధానాల్లో ఒకటి దిగువ పేర్కొన్న విధంగా ఉంటుంది E అనేది సబ్స్ట్రేట్ S ను Pఅనే ఉత్పత్తిగా మార్చే ఎంజైమ్ అయితే ఆ మెకానిజమ్ ఇక్కడ ఇలా తీసుకుంటాం ఎంజైమ్ సబ్స్ర్టేట్తో రివర్సబుల్ ఫ్యాషన్లో రియాక్ట్ అయినప్పుడు ద రేట్ ఆఫ్ ఫార్వార్డ్ రియాక్షన్ ఈజ్ k 1 ఇక్కడ బ్యాక్వర్డ్ రియాక్షన్ k 2 ఒక ఎంజైమ్ సబ్స్ర్టేట్ కాంప్లెక్స్ను ఏర్పరచడానికి జరిగిన రివర్సబుల్ రియాక్షన్ ఇది మరియు ఈ రియాక్షన్ వేగవంతమైనది ఇది ఈక్విలిబ్రియయ్ రియాక్షన కూడా k 1 అనేది ఈక్విలిబ్రియ్ రియాక్షన్లో చాలా ఎక్కువ ఆపై ఈ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంపెక్ల్స్ రియాక్ట్ అయ్యి ఎంజైమ్గా మరియు ప్రోడక్ట్గా మార్పు చెందుతుంది దీని నుంచి ఇక్కడ ద రేట్ కాన్స్టంట్ అనేది k 3 ఇది సింపుల్ ఎంజైమ్ మీడియెటెడ్ రియాక్షన్ యొక్క ఓవరాల్ మెకానిజమ్ ఈ అంశం వరకు ఇది ఒక మూసి ఉన్న పాత్ర లోపల జరుగుతుంది అనుకుందాం ఒక బ్యాచ్ రియాక్టర్ ఏదైతే మనం సిస్టమ్ గా తీసుకున్నామో అది అలాగే మనం ప్రోడక్ట్ పై మాస్ బ్యాలెన్స్ ను తీసుకుంటే ఇక్కడ మనం ప్రోడక్ట్ పై దృష్టి కేంద్రీకరించనున్నాం ప్రోడక్ట్ కొరకు మాస్ బ్యాలెన్స్ తీసుకుంటే అది రేట్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ను ఇస్తుంది దానిని ఇక్కడ మైనస్ రేట్ ఆఫ్ కన్సమ్షన్ అని ఇస్తాం ఇది ఒక బ్యాచ్ రియాక్షన్ కాబట్టి ఇక్కడ ఇన్పుట్ మరియు అవుట్పుట్ రెండు సున్నా అవుతాయని గుర్తుంచుకోండి ఇన్పుట్ మరియు అవుట్పుట్ రేట్లు కూడా సున్నాయే కాబట్టి ఇక్కడ ఆ రెండు నిబంధనలు ఉండవు మరియు మనకు ఉన్నది ప్రోడక్ట్ కు సంబంధించిన ఒక్క జనరేషన్ మరియు కన్సమ్న్షన్ అనేవి మాత్రమే కాబట్టి రేట్ ఆఫ్ ప్రోడక్ట్ జనరేషన్ మైనస్ రేట్ ఆఫ్ కన్సమ్న్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈక్వల్స్ ద రేట్ ఆఫ్ అక్యూములేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అవుతుంది ఇవన్నీ మాస్ టెర్మ్స్లోనే rgP rcPddt ఇక్కడ మనం ప్రోడక్ట్ కు కనసమ్న్షన్ లేదని భావిస్తే అప్పుడు రేట్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది ద రేట్ ఆఫ్ అక్యూములేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ రేట్ ఆఫ్ జనరేషన్ రేట్ ఆఫ్ అక్యూములేషన్ కు సమానం చేస్తుంది rgPddt మరియు కెమికల్ కైనెటిక్స్ నుంచి మనకు తెలిసిన విధంగా ద రేట్ ఆన్ పర్ యూనిట్ వాల్యూమ్ ను ఆధారం చేసుకుని వాల్యూమెట్రిక్ రేట్ను r g P పర్ యూనిట్ వాల్యూమ్గా తీసుకుంటాం ఇది పర్ యూనిట్ వాల్యూం ఆధారంగా మన రేట్లను మనం రాసే సాధారణ విధానం ఈ రేటు మాస్ ని ఆధారంగా చేసుకుని ఉంటుంది మాస్ పర్ టైం ఇది మాస్ పర్ వాల్యూమ్ పర్ టైం ఇదీ మీరు హై స్కూల్లో నేర్చుకునే ఉంటారు హైయ్యర్ సెకండరీ స్కూల్ సమయంలో పర్ యూనిట్ వాల్యూమ్ ఆధారంగా రేటు k 3 ఇన్టూ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎంజైమ్ సబ్ స్ట్రేట్ కాంప్లెక్స్ ఫస్ట్ ఆర్డర్ రకం ఈక్వేషన్ ఇక్కడ ఉంది rgPk3 ES అదే గత ఈక్వేషన్ కాబట్టి మనం మాస్ పర్ టైంలో ఉన్న ఇంటరెస్ట్ విలువను ను పొందడానికి సిస్టమ్ యొక్క వాల్యూమ్ చేత రెండు వైపులా మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది వాల్యూమెట్రిక్ ప్రాతిపదికపై మాస్ ప్రాతిపదినకు మనం చూస్తున్నాం కాన్సన్ ట్రేషన్ అనేది మాస్ పర్ వాల్యూమ్ దీనిని మనం దానితో గుణిస్తే మనకు రేట్ మాస్ ప్రాతిపదికన రేట్ ఆఫ్ ప్రోడక్ట్ జనరేషన్ వస్తుంది ఇది మనం సరళంగా ఉండటానికి r P అని అందాం ఇది k 3 ఇన్టూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎంజైమ్ సబ్ స్ట్రేట్ కాంప్లెక్స్ ఇన్టూ ద వాల్యూమ్ V కి సమానం అవుతుంది rgPrPk3 V ఇప్పుడు మనం పాత్రలోని ఎంజైమ్ పై మాస్ బ్యాలెన్స్ గురించి రాద్దాం ఇంతకు ముందు మనం ప్రోడక్ట్కు ఒక మాస్ బ్యాలెల్స్ని రాశాం ఈ ఎంజైమ్ పై మాస్ బ్యాలెన్స్ రాద్దాం మనం అలా చేస్తే ఆ విధానంలో మనం చూసినట్లుగా ఏ సమయంలోనైనా ఎంజైమ్ స్వేచ్ఛగా ఉంటుంది లేదా కాంప్లెక్స్ సబ్ స్ట్రేట్ ఎంజైమ్కు కట్టుబడి ఉంటుంది అందువల్ల టోటల్ ఎంజైమ్ యొక్క మాస్ E t అనేది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద టోటల్ ఎంజైమ్ టైమ్స్ ద వాల్యూమ్ అవుతుంది టోటల్ ఎంజైమ్ అనేది ఫ్రీ ఎంజైమ్ యొక్క మాస్ ప్లస్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్తో బాండ్ అయిన ఎంజైమ్ యొక్క మాస్ అర్థమైందా అప్పడు ఫ్రీ ఎంజైమ్ యొక్క మాస్ అనేది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఫ్రీ ఎంజైమ్ ఇన్టూ ద వాల్యూమ్ ప్లస్ ఎంజైమ్ సబ్ స్ట్రేట్ కాంప్లెక్స్తో అసోసియేట్ అయి ఉన్న ఎంజైమ్ యొక్క మాస్ ఇది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ టైమ్స్ద వాల్యూమ్ EtVEVESV కాబట్టి ఇది కేవలం మాస్ బ్యాలెన్స్ మాత్రమే ఈ విధంగా సమానం చేయవచ్చు కానీ ఇలా కాన్సన్ట్రేషన్లు సాధ్యం కావు కాన్సన్ట్రేషన్లు నేరుగా సమానం కాజాలవు కాని బ్యాలెన్స్లు సమానము కాగలవు ఇప్పుడు అన్ని వాల్యూమ్ లు ఒకేవిధంగా ఉంటాయి కనుక మనం కానస్ట్రేషన్స్లో సమానత్వం పొందుతాం మొత్తం ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ ఫ్రీ ఎంజైమ్ యొక్క కాన్సన్ట్రేషన్ ప్లస్ అదేవిధంగా బౌండ్ ఎంజైమ్ యొక్క కాన్సన్ట్రేషన్ లేదా కాంప్లెక్స్ సబ్స్ట్రేట్ ఎంజైమ్గా మార్చబడిన దానికి సమానమవుతుంది EtEES అందువల్ల ఈ ఈక్వేషన్ యొక్క ట్రాన్స్ పొజిషన్ మాత్రమే కాంప్లెక్స్ సబ్స్ట్రేట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది మొత్తం ఎంజైమ్ యొక్క కాన్సన్ట్రేషన్ మైనస్ ఫ్రీ ఎంజైమ్ యొక్క కాన్సన్ట్రేషన్ కు సమానం ESEt E ఇప్పుడు మనం కానసన్ట్రేషన్లను ప్లాట్ చేస్తే సబ్స్ట్రేట్ ప్రొడక్ట్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కానసన్ట్రేషన్ వర్సెస్ టైం తీసుకుంటే చర్య ముందుకు సాగుతున్నప్పుడు అది ఇలా ఉంటుంది సబ్స్ట్రేట్ అనేది ఉత్పత్తి సాధించడానికి చర్య జరిపేందుకు సిద్ధమవుతుంది అందువల్ల అది తగ్గుతూ వస్తుంది ఉత్పత్తి రూపపొందుకోవడం మొదలు పెడుతుంది అప్పుడు ఇది పెరుగుతుంటుంది మరియు కాంప్లెక్స్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ ఇలా ఉంటుంది చాలా తక్కువ సమయాల్లో పెరుగుదల కనిపిస్తుంది అలా ఉంటే కాంప్లెక్స్ ఎంజైమ్ సబ్ స్ట్రేట్ యొక్క కానసన్ట్రేషన్లో ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి ఇక్కడ చాలా తక్కువ సమయాలు మినహా ప్రారంభ కాలాలకు కాంప్లెక్స్ ఎంజైమ్ సబ్ స్ట్రేట్ యొక్క కానసన్ట్రేషన్ మారదు అందువల్ల ఈ ప్రాంతం పై మీకు ఆసక్తి ఉన్నట్లయితే టైంలోని రేంజ్లో మనం ఇలా చెప్పవచ్చు పోగుచేయబడిన కాంప్లెక్స్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ సున్నా అని ఎందుకంటే ఇది పోగుచేయబడినది ఇది తగ్గడం గానీ క్షమించాలి ఇది పైకి పెరగడం కానీ లేదా కిందకి తగ్గడం గానీ జరుగుతుంది ఇక్కడ అది జరగదు అందువల్ల దీనిని మనం ఇక్కడ సున్నాకి సమానం చేయవచ్చు ఈ ఈక్వేషన్ ఇంతకు ముందు తీసుకున్న కాంప్లెక్స్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ యొక్క జనరేషన్ రేటు మైనస్ కాంప్లెక్స్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ యొక్క రేటు ఈ వ్యవస్థలో ఎంజైమ్ సబ్ స్ట్రేట్ బ్యాలెన్స్ యొక్క ఈక్వేషన్ రేటుకు సమానం అవుతుంది కానసన్ట్రేషన్లో మార్పు లేదు కాబట్టి అది సున్నాకు వెళుతుంది rgES rcESdmESdt≅0 ఇప్పడు చెప్పబోయేది ఇంతకు ముందు మీరు చూసినదే మీ హై స్కూల్ నుంచి ఎంజైమ్ కైనెటిక్స్ గుర్తుంటే లేదా ప్రీ ఇంజినీరింగ్ సన్నాహాల్లోనైనా చూసి ఉంటారు ఈ అంశాన్ని చూడటానికి చాలా పరిమతమైన అంశమే వాస్తవానికి ఈ అంశం చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ ప్రత్యేక అంశం యొక్క పర్యవసానాలను జనరలైజ్డ్ చేసే విధానాన్ని మనం ఇప్పుడు చూద్దాం అలా చేయడానికి ఒక ఉదాహరణ ను పరిశీలిద్దాం అది నేను చెప్పక ముందు మరో విషయం మీకు చెప్పాలి అదేంటంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ మారదు అందువల్ల రేటు సున్నా అందువల్ల కాంప్లెక్స్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ అనేది స్యూడో స్టడీ స్టేట్ కింద తీసుకోవాలి పీఎస్ఎస్ అంటే అదే స్యూడో స్టడీ స్టేట్ ఒక బ్యాచ్ వ్యవస్థలో ఈ అంశం చాలా బావుంటుంది దీనిని మనం జనరలైజ్ చేద్దాం ఈ అంశాన్ని జనరలైజ్ చేయడానికి ఒక ఉదాహరణను పరిశీలిద్దాం ఒక కారుకు ఇంజిన్ తయారు చేయడానికి ఒక కల్పిత ఉదాహరణ మనం బోల్ట్ నుంచి ఇంజిన్ వరకు ఇంటిలోనే ఉంచుతున్నాం అని అనుకుందాం బోల్ట్ తయారీకి పట్టే సమయం సగటున 5 సెకండ్లు అని మనం అనుకుందాం ఒక ఇంజిన్ తయారు చేయడానికి సగటున సమయం సుమారు గంట సమయం అని మనం అనుకుందాం ఇది సగటున 5 సెకండ్లు లేదా 6 సెకండ్లు లేదా 7 సెకండ్లు లేదా 3 సెకండ్లు లేదా 4 సెకండ్లు ఏది అయినా కావచ్చు లేదా 2 సెకండ్లు ఇంకా ఏదైనా కావొచ్చు ఇది మారుతుంటుంది మరియు ఇదీ బోల్ట్ తయారీలో అస్థిరమైన అంశం ఒక బోల్ట్ ను తయారు చేయడానికి ఐదు సెకండ్లు పడితే లేదా ఏడు సెకండ్లు లేదా మూడు సెకండ్లు ఒక బోల్ట్కు ఇదీ ఇంజిన్ తయారు చేయడానికి పట్టే టైం మీద ఎటువంటి ప్రభావం చూపదు ఇదంతా ఒక గంటపాటు సాగే క్రమం ఈ మార్పు కొన్ని సెకండ్లలోనే ఉంటుంది ఇదీ ఇంజిన్ తయారు చేయబడే రేటుపై ప్రభావం చూపించదు నిలకడలేని స్వభావం తరచూ మారుతుండే బోల్ట్ తయారీ యొక్క సమయం ఇంజిన్ తయారీ యొక్క కైనెటిక్స్పై ఎలాంటి ప్రభావం చూపదు ఎందుకంటే ఈ రెండు విస్త్రృతంగా వేరుచేయబడ్డాయి అవి వాటి యొక్క విశిష్ట కాలాలను బట్టి అవి పిలువబడతాయి ఇది కేవలం సెకండ్లలో పూర్తయ్యే పని ఇది కొన్ని వేల సెకండ్లు 60 ఇన్టూ 60 సుమారు ఒక గంట 3600 సెకండ్లు పడుతుంది కాబట్టి క్యేరక్టరిస్టిక్ వ్యవస్థలను తీసుకుంటే ఈ క్యేరక్టరిస్టిక్ టైమ్స్ చాలా భిన్నంగా ఉంటే వేగవంతమైన ప్రక్రియ యొక్క అస్థిర స్వభావం నెమ్మదైన కైనెటిక్స్ ప్రక్రియపై ప్రభావం చూపదు ఒక వేళ మనం ఆసక్తి నెమ్మదైన ప్రక్రియలో ఉంటే తప్ప కాబట్టి నెమ్మదైన ప్రక్రియను చూసేటప్పుడు మనం ఎల్లప్పుడు వేగవంతమైన ప్రక్రియను లేదు మరింత వేగవంతమైన ప్రక్రియను పరిగణలోకి తీసుకోవాలి అదే స్యూడో స్టడీ స్టేట్లో ఉండేటట్లు వాస్తవానికి ఇదీ మారుతుంటుంది కానీ ఈ మార్పు నెమ్మదైన ప్రక్రియపై ప్రభావం చూపదు కాబట్టి వేగవంతమైన ప్రక్రియ స్యూడో స్టడీ స్టేట్తో పోల్చడానికి తీసుకుంటాం మరియు అంశం చాలా విస్తృత ఉపయోగాలు కలిగినది మీరు దీనిని కూడా గమనించవచ్చు కాంప్లెక్స్ఎంజైమ్ సబ్స్ట్రేట్ ఏర్పడటం వల్ల వచ్చే మార్పు ఉత్పత్తి అయ్యే విధానం వల్ల వచ్చే మార్పు కన్నా చాలా వేగంగా జరుగుతుంది అందువల్ల ఇక్కడ ఉత్పత్తితో పోల్చినప్పుడు కాంప్లెక్స్ ఎంజైమ్ సబ్ స్ట్రేట్ ని స్యూడో స్టడీ స్టేట్ కింద ఊహించుకుంటాం కాబట్టి స్యూడో స్టడీ స్టేట్ ఊహను మనం ఉపయోగిస్తున్నప్పుడు మనకు రెండు ప్రక్రియలు అవసరం అవుతాయి అవి క్యేరక్టరిస్టిక్ రకాలలో ఎక్కువగా వేరు చేయబడతాయి మనం దీనిని తర్వాత చూద్దాం అయితే ప్రస్తుతానికి మీరు అర్థం చేసుకోవడం కోసం ఇదీ మంచిది ఇది కైనెటిక్ఈక్వేషన్ ఉత్పన్నమయ్యే విధానంపై ఎంతమాత్రం ప్రభావం చూపదు మనం దీని దగ్గరకు తిరిగి వద్దాం మనకు ఎంజైమ్ ప్లస్ సబ్స్ట్రేట్ ఉంది ఒక ఎంజైమ్ సబ్ స్ట్రేట్ కాంప్లెక్స్ రివర్సిబ్లి ఇస్తున్నాం మరియు ఒక ఎంజైమ్ మరియు ప్రోడక్ట్ను ఇర్రివర్సిబ్లి ఇస్తున్నాం ఎంజైమ్ యొక్క కాంప్లెక్స్ సబ్ స్ట్రేట్ యొక్క ప్రోడక్ట్ రేటును మనం ఇక్కడ దృష్టి సారించబోతున్నాం అది ఏమిటంటే k1 ఇన్టూ ఎంజైమ్ యొక్క కాన్సన్ట్రేషన్ మరియు సబ్ స్ట్రేట్ యొక్క వాల్యూమ్ ఇది వాల్యూమెట్రిక్ మాస్ ఆధారంగా అందువల్ల ఇక్కడ వాల్యూమ్తో మనం గుణించాలి rgESk1ESV మీరు ఇక్కడ చూసినట్లుగా కాంప్లెక్స్ ఎంజైమ్ సబ్ స్ట్రేట్ యొక్క కన్సమ్షన్ రేటు కాన్స్టంట్ k 2తో రివర్స్ రియాక్షన్లో చర్య జరిపి వినియోగించబడుతుంది మరియు రేట్ కాన్స్టంట్ k 3తో ఈ రియాక్షన్ జరిపినప్పుడు ఇక్కడ కన్సమ్షన్ k 2 ఇన్టూ ఎంజైమ్ సబ్స్ట్రేట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇన్టూ వాల్యూమ్ ప్లస్ k 3 ఇన్టూ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇన్టూ వాల్యూమ్ అవుతుంది rcESk2ESVk3ESV ఇది రేట్ ఆఫ్ జనరేషన్ రేట్ ఆఫ్ కన్సమ్షన్ కాబట్టి మాస్ బ్యాలెస్ రేట్ ఆఫ్ జనరేషన్ మైనస్ రేట్ ఆఫ్ కన్సమ్షన్ రేట్ ఆఫ్ అక్యూములేషన్ జీరో గా అవుతుంది ఇది ఇప్పటికే మనం చూసిన ఊహాజనితమైన స్యూడో స్టడీ స్టేట్ అందువల్ల రేట్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఈక్వల్స్ ద రేట్ ఆఫ్ కన్సమ్షన్ ఆఫ్ ద ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఎందుకంటే ఇంతముందు స్టెప్లో తీసుకున్న విధంగా ఇది సున్నాకు సమానం అవుతుంది rgES rcESdmESdt≅0 rgESrcES రేట్లను కానసన్ట్రేషన్లతో మార్పు చేస్తే k1 ఇన్టూ E ఇన్టూ S ఇవి రెండు కానసన్ట్రేషన్లే ఇన్టూ వాల్యూమ్ ఇది k2 ఇన్టూ కాంప్లెక్స్ ఎంజైమ్ సబ్ స్ట్రేట్ కానసన్ట్రేషన్ఇన్టూ వాల్యూమ్కు సమానం చేస్తుంది k1ESVk2ESVk3ESV వాల్యూమ్స్లు ఒకేవిధంగా ఉంటాయి అందువల్ల వాటిని రద్దు చేయవచ్చు అందువల్ల మీకు ఇది ఇలా వస్తుంది k 1 ఇన్టూ E ఇన్టూ S k 2 ఇన్టూ E S ప్లస్ k 3 ఇన్టూ E S కు సమానం అవుతుంది k1ESk2ESk3ES అదే సమీకరణం k1ESk2ESk3ES మరియు దీనిని మనం కేవలం ట్రాన్స్పోసింగ్ చేస్తున్నాం మనం k1 ఇన్టూ Eని సేకరిస్తున్నాం E అనే దానిని తెలుసుకోవడం కష్టం అయితే E t ని మనం హ్యాండిల్ చేయవచ్చు అందువల్ల మనం E ని E t మరియు కాంప్లెక్స్ఎంజైమ్ సబ్ స్ట్రేట్ పరిభాషలో రాద్దాం ఎంజైమ్ యొక్క మాస్ బ్యాలెన్స్ ఉపయోగించి ఇప్పటికే మనం దీనిని పొందాం మీరు ఒకసారి వెనక్కి వెళ్లి సరిచూసుకోండి k 1 ఇన్టూ E t మైనస్ కాంప్లెక్స్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ ఇన్టూ S ఇక్కడ ఇది సాధారణం అందువల్ల k 2 ప్లస్ k 3 ఇన్టూ E S అవుతుంది k1Et ESSk2k3ES మరియు ఇంకా కొంచెం ఎక్కువ అల్జీబ్రాను మనం తీసుకుంటున్నాం నేను ఈ S బ్రాకెట్ లోపల తీసుకుంటున్నా మరియు నేను కాంప్లెక్స్ ఎంజైమ్ సబ్ స్ట్రేట్ను కలిపేస్తున్నా కాబట్టి k 2 ఇన్టూ k 3 ఇన్టూ కాంప్లెక్స్ ఎంజైమ్ సబ్ స్ట్రేట్ ప్లస్ k 1 ఇన్టూ కాంప్లెక్స్ ఎంజైమ్ సబ్ స్ట్రేట్ ఇన్టూ S అందువల్ల దీనిని ఎలా రాయొచ్చంటే ఎడమ చేతి వైపు అలాగే ఉంటుంది కుడి చేతి వైపు మాత్రం కాంప్లెక్స్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ను తీసుకుంటే సాధారణ అవుట్పుట్ k2 ప్లస్ k3 అవుతుంది ఇక్కడి నుంచి ప్లస్ k1 ఇన్టూ S కాంప్లెక్స్ ఎంజైమ్ సబ్ స్ట్రేట్ అనేది బయటకు వస్తుంది అప్పుడు ఇక్కడ k1 ఇన్టూ S అవుతుంది చివరికి ఎడమ చేతి వైపు ఉన్న కాంప్లెక్స్ ఎంజైమ్ సబ్ స్ట్రేట్ యొక్క గాఢత ఇక్కడ ఓ ఫ్యాక్టర్ చేత విభాగింపబడి k 2 ప్లస్ k 3 ప్లస్ k1 రెట్లు S అవుతుంది k1EtSk2k3ESk1ESS k1EtSk2k3k1SES k1EtSk2k3k1SES న్యూమరేటర్ను డినామినేటర్ను k1 తో విభాగిస్తే మనకు k 1 అనేది ఇక్కడ అదృశ్యమవుతుంది కాబట్టి ఇక్కడ E t ఇన్టూ S అవుతుంది k2 ప్లస్ k3 అనేది k1 ప్లస్ Sతో విభాగింపబడితే ఇక్కడ k 1 ఉంది కాబట్టి అది కొట్టివేయబడుతుంది ప్లస్ S కాంప్లెక్స్ ఎంజైమ్ సబ్ స్ట్రేట్ కాన్సన్ట్రేషన్కు సమానం అవుతుంది EtSk2k3k1SES ఇది కూడా అంతే EtSk2k3k1SES మరియు నేను k2 ప్లస్ k3 బై k1 ని ఏదో పెద్ద అక్షరం K m అని తీసుకుంటే అప్పుడు అదే సమీకరణాన్ని ఇలా రాయొచ్చు E t S డివైడెట్ బై K m ప్లస్ S అనేది కాంప్లెక్స్ ఎంజైమ్ సబ్స్ర్టేట్ కాన్సన్ట్రేషన్కు సమానం అవుతుంది EtSKmSES మరియు ఇప్పటికే చూసిన విధంగా ప్రోడక్ట్ ఫార్మేషన్ రేటును మాస్ రేటు పరిభాషలో తీసుకుంటే k 3 ఇన్టూ E S ఇన్టూ వాల్యూమ్ అవుతుంది మీరు వెనక్కి వెళ్లి ఈక్వేషన్ సరిచూసుకోవచ్చు rPk3 V కాబట్టి మీరు కాంప్లెక్స్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ను పైన ప్రతిక్షేపిస్తే మనకు ఉత్పత్తయే రేటు k 3 ఇన్టూ E t S బై K m ప్లస్ Sను సంక్లిష్ట ఎంజైమ్ సబ్స్ట్రేట్ గాఢత స్థానంలో తీసుకుంటే అది V రెట్లు అవుతుంది ఇక్కడ ప్రతిక్షేపిస్తే rPk3 EtSKmSV మరియు ఒకవేళ నేను k 3 ఇన్టూ మొత్తం ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ ఒకవేళ నేను దానిని v m అప్పుడు r P v m S బై K m ప్లస్ S ఇన్టూ V అవుతుంది r P నేది ద్రవ్యరాశి ఆధారంగా తీసుకొన్నది గుర్తుంచుకోండి rPvmSKmSV where vmk3Et r P అనేది పర్ యూనిట్ వాల్యూమ్ ఆధారంగా లేదా కాన్సన్ట్రేషన్ ఆధారంగా తీసుకుంటే దానిని మనం vగా పిలుద్దాం అది మీకు తెలిసిన పదజాలానికి అనుగుణంగా ఉంటుంది కనుక v అనేది v m S బై K m ప్లస్ Sకు సమానం అవుతుంది rPpuvvvmSKmS ఇది మీకు సుపరిచితమైనదిగా కనిపిస్తుందా అలాగే కనిపిస్తుంది ఇది అందరికీ తెలిసిన మైకేలిస్ మెన్టెన్ ఈక్వేషన్ ఇది సింగిల్ లింక్ ఎంజైమ్ సింగిల్ సబ్ స్ట్రేట్ కేస్ యొక్క చాలా సులభమైన ఎంజైమ్ కైనెటిక్స్ ఈక్వేషన్ ఇక్కడ కాంప్లెక్స్ ఎంజైమ్ సబ్ స్ట్రేట్ ఏర్పాటు చేయడానికి ఎంజైమ్ సబ్ స్ర్టేట్ ఒకటికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో చర్య జరుపుకుంటాయి ఈ చర్య ఇంకా ముందుకు సాగి ఎంజైమ్ను ఉత్పాదితాన్ని వెనక్కి ఇస్తుంది కాబట్టి ఇది v అనేదానిని v m S బై K s ప్లస్ Sకు సమానం చేస్తుంది ఈ రకమైన సమీకరణాన్ని మీరు చూస్తున్నప్పుడు మీకు ఇంతకు ముందు లెక్చర్ను గుర్తు చేస్తుంది అది అలా మనస్సులో ఉంచుకోండి మనం మళ్లీ దాని దగ్గరకు వద్దాం ఇది మనకు వచ్చింది v అనేది v m S బై K m ప్లస్ Sను సమానం చేస్తుంది ఇక్కడ vm అనేది k 3 ఇన్టూ E మొత్తానికి సమానం లేదా E t మరియు K m అనేది k 2 ప్లస్ k 3 బై k1 కి సమానం ఇక్కడ ఇప్పుడు మీకు ఇది ఎక్కడో చూసినట్లు అనిపిస్తుందా ఒకవేళ మీరు v వర్సెస్ S గనుక గ్రాఫ్లో ప్లాట్ చేస్తే చర్య యొక్క రేటు రియాక్షన్ యొక్క వాల్యూమెట్రిక్ రేటుతో సబ్ స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ రియాక్షన్ జరుపుతుంది ఇక్కడ మీకు రెక్టాంగులర్ పేరాబోలా వస్తుంది అవును మోనోడ్ సమీకరణం కొరకు మనకు లభించిన అదే రూపం మోనోడ్ సమీకరణం అనేది ఎదుగుదల రేటు యొక్క వ్యత్యాసాన్ని మనకు ఇస్తుంది ఇక్కడ ఇది మైకేలీస్ మెండెన్ ఎంజైమ్ చర్య ఇక్కడ మైఖేలీస్ మెండెన్ రూపంలో ఎంజైమ్కి సబ్ స్ట్రేట్ కాన్సన్ట్రేషన్కు మధ్య జరిగే రియాక్షన్ సబ్ స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ వేరయేషన్ అనే అంశం అదే విధంగా ఉంటుంది కానీ ఇది ఎంజైమ్ రియాక్షన్ కోసం అది గ్రోత్ కైనెటిక్స్ కోరకు మీరు ఈ రెండింటి కోసం డిస్టింక్షన్ సాధించాలి ప్రజలు ఒకదానితో ఒకటి చేర్చి గందరగోళానికి గురవుతారు కాబట్టి సమీకరణం యొక్క రూం ఒకటే కనుక ఒకే రకమైన భాష్యాలు గీయవచ్చు v m అనేది మాగ్జిమమ్ రేటు అంటే రేటు పెరుగుతుంది అప్పుడు దాదాపుగా మాగ్జిమమ్ రేటు v m ని పొందుతుంది ఒకవేళ మనం K mని Sతో భర్తీ చేసినట్లయితే అప్పుడు v అనేది S బై 2 S కి సమానం అందువల్ల అది v m బై 2 అందువల్ల K m అనేది ఏమి కాదు కానీ ఎక్కడైతే సగం మాగ్జిమల్ రేటు పొందుతామో అక్కడి సబ్ స్ట్ర్టేట్ కాన్సన్ట్రేషన్ మోనోడ్ ఈక్వేషన్ భాష్యాల మాదిరిగానే ఉంటుంది మోడల్ పేరామీటర్స్ v m మరియు K m ఒక సాధారణ ఎంజైమ్ కైనెటిక్స్ గురించి వివరిచేప్పుడు ఈ రెండు మోడల్ పేరమీటర్ల గురించి తప్ప తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒక బ్యాచ్ రియాక్టర్ లో సమయం తో పాటు కాన్సన్ట్రేషన్ను మనం అనుసరించే ఒక ప్రయోగం ద్వారా వాటిని తెలుసుకోవచ్చు బ్యాచ్ పరిస్థితి బ్యాచ్ రియాక్టర్ లో ఈ ప్రయోగం చేస్తారు మనము S వర్సె్స్ t డేటా మరియు అది చేస్తే మైకేలైస్ మెంటెన్ సమీకరణం ఇలా ఉంటుంది v అనేది v మాక్స్ S బై K m ప్లస్ S కి సమానం అవుతుంది vvmSKmS ఒకవేళ మనం ఈ ఈక్వేషన్ ను ఇన్వర్ట్ చేసి రెండు వైపులా 1 ని తీసుకుంటే మనకు 1 బై v అనేది ఈ K m ప్లస్ S బై v m యొక్క ఇన్వర్షన్కు సమానం అవుతుంది మరియు దీనిని ఎలా రాస్తారంటే K ఇది ఇక్కడ ప్లస్ అందువల్ల K m బై v m S ప్లస్ S బై v m S అవుతుంది K m బై v m S అనేది K m బై v m ఇన్టూ 1 బై S అవుతుంది మరియు ఇక్కడ S కొట్టివేయబడుతుంది కాబట్టి మనకు ఉన్నది 1 బై v 1vKmSvmSKmvm1S1vm కనుక దీనిని మీరు గమనిస్తే y అనేది m x ప్లస్ cని సమానం చేస్తుంది ఒకవేళ దీనిని మీరు y అని తీసుకున్నా ఒకవేళ దీనిని మీరు x అని తీసుకున్నా మీరు దీనిని m అని పిలుస్తారు వాలు మరియు c రెండు ఖండించుకుంటాయి కాబట్టి మీరు S వర్సె్ t డేటా నుంచి 1 బై v వర్సె్స్ 1 బై Sను ప్లాట్ చేస్తే మీరు K m బై v m అనేది వాలుగా మరియు 1 బై vm అనేది ఖండితముగా వస్తుంది ఈ మోడల్ పేరామీటర్లను ఈ విధంగా అంచనా వేస్తారు ఇలా అంచనా వేసే సమయంలో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి ప్రస్తుతానికి మనం దాని లోతులోకి వెళ్లడం లేదు డేటా మంచిదని అనుకుందాం మరియు డేటాలో మంచి వ్యాప్తి ఉంది అవుట్లైయర్స్ విలువ పై ప్రభావం చూపబోవు అంటే ఇక్కడ ఇదే ముఖ్యమైన సమస్య నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు తెలిస్తే సరే తెలియక పోతే దాని గురించి బాధపడకు దీనిని ఉపయోగించేటప్పుడు మనం కాస్తంత జాగ్రత్తగా ఉండాలి ఆ విషయాలను తర్వాత తెలుసుకోవచ్చు 1 బై v వర్సెస్ 1 by S అనే ఒక ప్లాట్ ను వాస్తవానికి లైన్ వీవర్ బర్క్ ప్లాట్ గా పిలుస్తారు ఇది మనకు K m ని వాలుగా మరియు 1 బై v m ను ఖండితముగా ఇస్తుంది S వర్సె్స్ t డేటా నుంచి ప్లాటింగ్ కొరకు S మరియు t యొక్క రెండు వరస డేటా పాయింట్ లను ఉపయోగించి vని లెక్కించండి ఇది మీరు చేయాల్సిన పని ఎందుకంటే మనకు గాఢత వర్సెస్ సమయం ఉంది ఆ స్వల్ప విరామం లో రేటు అనేది డెల్టా S బై డెల్టా t ఉంటుంది అని మనం అంచనావేస్తున్నాం మరియు మనము డెల్టా S బై డెల్టా t యొక్క టైంలోని మధ్య బిందువుకు కేటాయిస్తాం అలా చేయడం మనకు అవసరం మనకు డేటా ఉన్నప్పుడు అవసరమైన పేరామీటర్లను పొందడం కొరకు డేటా యొక్క పూర్తి సెట్ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది ఇది ప్రయోగాత్మకమైన డేటా అందువల్ల 1 బై v వర్సె్ 1 బై S ఇక్కడ మీకు లైన్ లా వస్తుంది y అనేది 1 బై vm దగ్గర ఖండించుకుంటుంది మరియు K m బై v m అనేది వాలు మరి కొన్ని రకాల ప్లాట్లను కూడా మనం ఉపయోగించవచ్చు వాటిలోకి మనం వెళ్లడం లేదు మీరు ఎంజైమ్ కైనెటిక్స్ మీద టెక్ట్ బుక్తో కలిపి ఏ స్టాండర్ట్ బుక్ చూసినా ఈ ప్లాట్లను మీరు చూడవచ్చు ఇప్పుడు ఒక సమస్య ఇస్తాను దీనిని మీరు ప్రయత్నించవచ్చు దీనికి మనం ఇప్పటి వరకు చూసిన అంశాలు అవసరం అవుతాయి ఒకసారి మనం మాట్లాడుకున్న విషయాలను సంక్షిప్తంగా చూద్దాం ఈ లెక్చర్ 5ను ఎంజైమ్లను పరిశ్రమల్లో వినియోగిస్తారని ఉదాహరణలతో చూశాం మరియు ఎంజైమ్ అనేది బయో రియాక్టర్లో కూడా ఉత్పాదితాన్ని ఏర్పరచడానికి వినియోగిస్తారని తెలసుకున్నాం అలాగే ఎంజైమ్ల ప్రతిచర్యకు కైనెటిక్స్ అవసరమని మనం చెప్పుకున్నాం మికేలీస్ మెంటెన్ సమీకరణాన్ని విశదీకరించాం దీనిలో v m మరియు K m అనే రెండు పేరామీటర్లు ఉంటాయి ఆ రూపంలో ఇది మోనోడ్ సమీకరణంకు దగ్గరగా ఉంటుంది ఇది ఒక పెరుగుదల రేటు యొక్క వైవిధ్యాన్ని సబ్ స్ట్రేట్ కాన్సన్ట్రేషన్తో వివరిస్తుంది అలాగే సబ్ స్ట్రేట్ కాన్సన్ట్రేషన్కు ఎంజైమ్ వాల్యూమెట్రిక్ రేటు మధ్య వేరియేషన్ను చూపిస్తుంది ఇంకా మనం ఒక బ్యాచ్ సిస్టమ్ నుంచి v m మరియు K mని సబ్ స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ డేటాను ఉపయోగించి సమయంలోని వేరియేషన్ చూపుతూ ఎలా కనుగొనాలో లైన్వీవర్ బర్క్ ప్లాట్ ఉపయోగించి చూశాం ఇప్పుడు ఈ క్లోజ్డ్ ఎండ్ సమస్యను పరిష్కరించడం కొరకు మనం ఇప్పటి వరకు నేర్చుకున్న కొన్ని అంశాలను ఉపయోగిస్తాం దయచేసి ప్రయత్నించండి తరువాత ఉపన్యాసంలో దీనిని ఎలా పరిష్కరించాలో నేను మీకు చూపిస్తాను ప్రశ్న ఇలా ఉంది ఒక పరిశ్రమ శాస్త్రవేత్త వ్యవసాయం చేస్తూ కణ వర్ధనం లో నుంచే వచ్చే టాక్సిన్ను బయటకు తీసే ఒక వినూత్న పద్ధతిని అధ్యయనం చేస్తున్నాడు ఇక్కడ లక్ష్యం ఏమిటంటే సెల్ల నుంచి టాక్సిన్ బయటకు రావడాన్ని తగ్గించడం మరియు మీడియం రీ సర్కూలేషన్ ఈ టాక్సిన్ సెల్ పెరుగుదలపై ప్రభావం చూపదు దీని గాఢత 7 5 మిల్లీమోలార్ కన్న తక్కువ ఉంటే ఆ నిర్థిష్ట టాక్సిన్ ఆమె చదువుతుంది X ఆమెకు చాలా రహస్యమైన అవసరాలున్నాయి ఇవి ఎంజైమ్ Eను ఉపయోగించుకుని ఎంజైమేటికల్లీ కిందకు పగిలిపోతాయి మరోసారి రహస్యాలు ఈ బ్రేక్ డౌన్ను పీహెచ్ 7 2 దగ్గర 30 డిగ్రీ C ఉన్నప్పుడు బ్యాచ్ కండీషన్స్లో ఈ డేటా వస్తుంది ఇది X టైంతో వేరియషన్ టైం ఇక్కడ X అనేది మనం అధ్యయనం చేస్తున్న బ్రేక్డౌన్ యొక్క సబ్స్ట్రేట్ టైం జీరో ఉన్నప్పుడు 5 పాయింట్లను ఇస్తుంది ఇది 20 మిల్లీమోలార్ టైం 10 ఇది 17 7 మిల్లీమోలార్ పార్ట్ ఏ ఈ ఎంజైమ్ క్షీణత కోసం మైకేలీస్ మెంటెన్ పేరామీటర్లను నిర్థారించండి మరియు B ఒకవేళ మొత్తం ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ మూడు రెట్లు ఉన్నట్లయితే మాధ్యమంలో 30 నిమిషాల తరువాత X యొక్క టాక్సిక్ స్థాయిలు ఉంటాయి నేను ఈ ఉపన్యాసం 5ను ఆపడానికి ఇది సరియైన ప్రాంతం అనుకుంటున్నాను మనం మళ్లీ ఉపన్యాసం 6 కలుసుకుందాం అక్కడ మిమ్మల్ని చూస్తాను తెలుగు కీ వర్డ్స్ బయో రియాక్టర్ ఎంజైమ్ సెల్స్ సెల్ కాన్సన్ట్రేషన్ ఎంజైమ్ రియాక్షన్ కైనెటిక్స్ ప్రోటీన్స్ మైక్రోఆర్గనిజమ్స్ పరిశ్రమలు English key words bio reactor enzymes cells cell concetration enzyme reaction kynetics protiens micro organisms industries